H మరియు L2 రెండూ 0 కి సమానమని మనము చూపించాము ఇది L2 ఒక మంచి క్వాంటం సంఖ్య అని సూచిస్తుంది మరియు హామిల్టోనియన్ 22m∂r r2∂rL22mr2Vr అని చూపబడింది అందువలన ష్రోడింగర్ ఈక్వేషన్ 22m∂r r2∂rL22mr2VrEψ నేను r ని R అని వ్రాయవచ్చని మీకు చెప్పగలను అది r మరియు కొన్ని ఇతర ఫంక్షన్లపై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఏవైతే నేను Ylmθϕ గా ఇచ్చానో ఆపై దీనిని వ్రాసి వేరియబుల్స్ని వేరు చేయండి మరియు మీరు కనుగొనేది ఏమిటంటే ఈక్వేషన్ 22m1r2∂r r2dRdrll122mr2RVrRER అవుతుంది మరియు ఎందుకంటే Ylm మీకు ll1 పదం ఇస్తుంది నేను దీన్ని స్పష్టంగా చేసి మీకు చూపించనివ్వండి కాబట్టి నేను 22m1r2∂r r2∂rL22mr2VrE కలిగి ఉన్నప్పుడు నేను వ్రాసే ఇతర ఫంక్షన్ R యొక్క కొన్ని ఫంక్షన్ r కి సమానంగా Yθϕ గా వ్రాస్తాను అప్పుడు నాకు లభించేది 22m1r2∂r r2dRdrYR2mr2L2YVrRYERY ఆపై మీరు ఈ మొత్తాన్ని 1RY ద్వారా భాగించి r2 తో గుణిస్తే మీరు 22m1Rddrr2dRdrVr E12mYL2Yλ ను పొందుతారు అందువలన మీరు కనుగొన్నది 12mL2YλY ఇది ఐగెన్ ఫంక్షన్ Y అని ఇది L2 కోసం ఐగెన్ ఫంక్షన్ అని మీకు వెంటనే తెలుసు కాబట్టి విలువ ll122m తప్ప మరేమీ కాదు మరియు మీరు దానిని తిరిగి r సమీకరణానికి తీసుకువస్తారు మరియు మీరు పొందుతున్న ఈక్వేషన్ 22m1r2∂r r2dRdrY ll122mr2RVrRER కాబట్టి ఎనర్జీ E అనేది L మరియు రేడియల్ ఫంక్షన్ r మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎనర్జీ E యాంగ్యులార్ మొమెంటమ్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఇది ఎక్కువ విలువగా ఊహించబడుతుంది కానీ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ మరియు E V ద్వారా R మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్స్ కోసం వేవ్ ఫంక్షన్ యొక్క యాంగ్యులార్ భాగం ఒకే విధంగా ఉందని మీరు గమనించవచ్చు కాబట్టి స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్ ల యాంగ్యులార్ భాగం అన్ని V లకు సమానంగా ఉంటుంది మరియు ఇవి L2 ఆపరేటర్ యొక్క ఐగెన్ ఫంక్షన్లు r భాగం మాత్రమే V పై ఆధారపడినది కాబట్టి అనేది R Y తప్ప మరొకటి కాదు మరియు నేను ఈ Ylmθϕవ్రాయగలను కాబట్టి ఇప్పుడు కూడా ఉంది మరియు L2 మరియు Lz యొక్క ఐగెన్ ఫంక్షన్ ఊహించిన విధంగా ఉంది ఎందుకంటే ఇవి సంరక్షించబడిన పరిమాణాలు మరియు అదనంగా నేను ఈ r ని పొందుతాను మరియు r కోసం సమీకరణం 22m1r2ddrr2dRdrll122mr2RVrRER

మరియు మనము దీనిని విస్తరించినప్పుడు దీనిని మరింత వివరంగా ఇలా వ్రాయవచ్చు 22md2Rdr2 22mdRdrll122mr2RVrRER ఇప్పుడు ఈ సమీకరణంలో r యొక్క రెండవ డెరివేటివ్ మరియు మొదటి డెరివేటివ్ రెండూ ఉంటాయి మనము దానిని సరళీకృతం చేయాలనుకుంటున్నాము అయితే అంతకు ముందు R ప్రతిచోటా పరిమితంగా ఉండాలని అనుకుందాం ఎందుకంటే పరిమితంగా ఉండాలి నేను ఏ పరిష్కారాన్ని కనుగొన్నప్పటికీ R 0 కు సమానంగా మరియు r కి దూరంగాఉన్నా కూడా పరిమితంగా ఉండాలి బౌండ్ స్టేట్ కోసం r ఇన్ఫినిటీ కి చేరే కొద్దీ R 0 కి వెళ్లాలి ఎందుకంటే బౌండ్ స్టేట్స్ కోసం మనం ఇన్ఫినిటీని తప్పించుకోలేము కాబట్టి ఇప్పుడు మనం చేయబోతున్నది ఏమిటంటే r ని ఒక నిర్దిష్ట పదంలో వ్రాయడం ద్వారా ఈ సమీకరణాన్ని సరళీకృతం చేయడం లేదా అంతకు ముందు నేను చెప్పినట్లు dRdr ప్రతిచోటా పరిమితంగా ఉండాలి మరియు పరిమితమైనదిగా ఉండాలి మరియు దీనితో పాటు ఇది నిరంతరంగా ఉండాల్సిన మరో షరతు కూడా ఉంది కాబట్టి పరిమిత మరియు కంటిన్యూస్గా ఉండాలి ప్రతిచోటా పరిమితంగా మరియుకంటిన్యూస్గా ఉండాలి ఇప్పుడు ఈక్వేషన్ ను సరళీకృతం చేద్దాం కాబట్టి ఈ సమీకరణం 22md2Rdr2 22mrdRdrll122mr2RVrRER

మనము Rrur అని వ్రాద్దాం మరియు R అనేది ప్రతిచోటా పరిమితమైనది కనుక మీరు r 0 అవుతున్నప్పుడు మీరు 0 కి వెళ్లాలి మరియు దానికి సమానంగా ఉండవచ్చు కాబట్టి మీరు r కంటే వేగంగా 0 గా r కి వెళ్లాలి లేదా r 0 లాగా ఉన్నప్పుడు r మాత్రమే r గా పరిమితంగా ఉంటుంది కానీ ఇది ఏమి చేస్తుంది కాబట్టి మీరు ఉన్న ఈ షరతుతో పాటుగా నేను ప్రత్యామ్నాయంగా చేసేదాన్ని వర్తింపజేయడం నాకు విషయాలను సులభతరం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు dRdr అనేది 1rdudr 1r2u మరియు d2Rdr2 విలువ 1r d2udr2 2r2dudr2r3u కి సమానంగా ఉంటుంది ఇప్పుడు దీనిని ఇక్కడ ష్రోడింగర్ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాము మరియు 22m1r d2udr2 2r2dudr2r3u 2mr1rdudr 1r2u పొందుతాము అప్పుడు నాకు ll12mr3uVrurEur వస్తుంది ఇప్పుడు కొన్ని పదములను రద్దు చేద్దాం dudr తో ఉన్న పదం ఇక్కడ dudr తో రద్దు చేయబడింది ur3 తో ఉన్న పదం ఇక్కడ ఈ పదంతో రద్దు చేయబడింది కాబట్టి మొత్తంగా నాకు మిగిలింది 22m urll122mr3uVrurEur ఇక్కడ మీకు u అనేది d2udr2తప్ప మరొకటి కాదు సమీకరణం మొత్తంలో r ద్వారా గుణిస్తే 22m ull122mr2uVruEu అవుతుంది ఇది 1 డైమెన్షనల్ మోషన్ కోసం ఉన్న ష్రోడింగర్ సమీకరణం లాంటిది ఈ Vr కి ఇక్కడ అదనపు పదం ఉంది లేదా ఇది ఒక u శాస్త్రీయ మెకానిక్స్ నుండి ఇక్కడ మీరు గుర్తుకు తెచ్చుకోండి సెంట్రల్ ఫోర్స్ తో veff కదలికలో ఉంది దాని విలువ Vrl22mr2 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పదం క్వాంటం మెకానిక్స్ లో veff తప్ప నేను ll1 పొందే l22mr2 ను పొందడానికి చాలా పోలి ఉంటుంది కాబట్టి సమీకరణం మరేమీ కాదు 22m uveffuEu ఖచ్చితంగా కావలసిన సమీకరణం ఉన్న చోట vveffrVrll122mr2 ఇప్పుడు r కి దగ్గరగా ఉండే r పొటెన్షియల్ లకు 0 సమానం r గురించి కొన్ని సాధారణ లక్షణాలు ఈ సమీకరణం నుండి తెలియజేయబడతాయి కాబట్టి నా దగ్గర ఉన్న సమీకరణం 22mull122mr2uVruEu

కాబట్టి Vr లేదా అంతకంటే మెరుగైన మైనస్ 1 గా ఉండే మంచి అంటే ఇది r కంటే 1 కంటే వేగంగా పేలదు సమీకరణం r 0 గా ఉన్నప్పుడు 22mull12mr2u0 గా ఉంటుంది ఎందుకంటే నేను E ని విస్మరించగలను నేనుVr ని నివిస్మరించగలను మరియు అందువల్ల ఇది సమీకరణం అవుతుంది మరియు మీరు దీన్ని ప్రాథమికంగా పరిష్కరిస్తే మీరు పదములను పునర్వ్యవస్థీకరిస్తే మీకు u ll12r20 లభిస్తుంది నేను u ను r ఆర్డర్గా తీసుకుంటే మీకు ll10 లభిస్తుంది కాబట్టి విలువ l లేదా విలువ l1 కి సమానంగా ఉండవచ్చు కాబట్టి r 0 గా ఉన్నప్పుడు u పరిష్కారం r l లేదాrl1గా అవుతుంది కాబట్టి మనము కనుగొన్నది ఏమిటంటే u విలువ r l లేదా rl1కి కారణమవుతుంది urr పరిమితిగా ఉండాలని మనము కోరుకుంటున్నాము ఎందుకంటే r పరిమితంగా ఉండాలి కాబట్టి r l పరిష్కారం ఆమోదయోగ్యం కాదు కాబట్టి u ® r 0 గా ఉంటే rl1 గా వెళుతుంది ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారం r 0 గా వెళుతున్నప్పుడు rlఅవుతుంది కాబట్టి r మీద l ఆధారపడి ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకుంటాం కాబట్టి మనము ఇక్కడ నుండి మీ కోసం చూడగలిగే ప్రాపర్టీ ఇది ఇప్పుడు మీరు దూరంగా వెళ్తున్నప్పుడు r మరియు ఇతర లక్షణాలు అవన్నీ V గా ఉంటాయి అలాగే అవి ఎలా ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటాయి కానీ ఇది u సమీకరణం నుండి మీరు తెలుసుకోగల సాధారణ విషయం ఇప్పుడు పరిష్కరించేది u సమీకరణం ఎందుకంటే దాన్ని పరిష్కరించడం సులభం కాబట్టి సాధారణ స్పెరికల్లీ సిమెట్రిక్ పొటెన్షియల్ V కోసం మేము ష్రోడింగర్ సమీకరణాన్ని తిరిగి ఇచ్చామని చెప్పడం ద్వారా ఈ ఉపన్యాసాన్ని ఇప్పుడే ముగిస్తున్నాను ఆపై రేడియల్ భాగాన్ని వ్రాయడం ద్వారా రేడియల్ కాంపోనెంట్ Ylmθϕ గా ఇవ్వబడుతుంది మనము r విలువను కనుగొన్నాము r కోసం సమీకరణం విలువ 22m1r2ddrr2dRdrYll122mr2RVrRER అప్పుడు R ను urr గా వ్రాయడం ద్వారా మనము u కోసం సమీకరణాన్ని కనుగొన్నాము ఇది ఒక డైమెన్షనల్ సమీకరణం 22mull122mr2uVruEu ఇది 22muveffruEu కు సమానం మరియు చివరకు V తో సంబంధం లేకుండా మనము కనుగొన్నాము రెగ్యులర్ గా 1r కంటే వేగంగా పేల్చనంత వరకు r 0 లేదా R విలువ r → 0 గా ఉన్నప్పుడు rl అవుతుంది తదుపరి ఉపన్యాసంలో మనము ఒక నిర్దిష్ట సిస్టమ్ పై దృష్టి పెట్టబోతున్నాము మరియు అది ఒక హైడ్రోజన్ అణువు